కాబట్టి ఇప్పటివరకు మనం చేసినది ఏమిటంటే ఈ సమీకరణాన్ని సంక్షిప్తంగా వ్రాసాము కనుక ముందు మనం 1D సమస్యను పరిశీలిస్తాము సరే కాబట్టి ఈ 1D సమస్యలో మనం తరంగ సమీకరణాన్ని తీసుకుంటాము కనుక మనందరికీ తెలిసిన తరంగ సమీకరణం సరళమైనది మరియు ఇది 1D సమీకరణం కనుక దీనిని మనం అని వ్రాయవచ్చు కాబట్టి ప్రస్తుతానికి మనం సమీకరణాల వ్యవస్థను పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదు దాని కంటే ముందు నేను మీకు బౌండరీ కండిషన్ ఉదాహరణ గురించి చెప్పాలి మనం ఇప్పటి వరకు బౌండరీ కండిషన్ గురించి మాట్లాడుకోలేదు కాబట్టి ఇది 1D సమస్య అంటే వేవ్ x దిశలో ఇలా వెళుతోంది కాబట్టి ఇక్కడే కోఆర్డినేట్ సిస్టమ్ని తీసుకుందాం కనుక ఇది x మరియు దీనిని y అలాగే దీనిని z గా తయారు చేద్దాం మరియు y అక్షం వెంట విద్యుత్ క్షేత్రం ఉందని నేను చెప్పబోతున్నాను కాబట్టి ఏ మార్గం తీసుకోవాలి తరంగం x వెంట ప్రయాణిస్తుంటే మనం H ఏ దిశలో ఉండేలా తీసుకుంటాము విద్యార్థి z z సరైన సమాదనం ఇది మీ కుడి చేతి కర్ల్ నియమం కాబట్టి అల కదులుతున్న దిశను నాకు ఇస్తుంది కాబట్టి E నేను ఇక్కడ నా వేరియబుల్ గా తీసుకోబోతున్నాను కాబట్టి మంచిది ప్లేన్ వేవ్ ఎలా ఉంటుందో మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి నేను ఎటువంటి వివరణాత్మక లెక్కలు లేకుండా అక్కడ H రూపాన్ని వ్రాయవచ్చా E యొక్క పరిమాణం మరియు H యొక్క పరిమాణం మధ్య ఒక సంబంధం ఉంది ఇక్కడ ఉంది ఖాళీ స్థలం యొక్క ఇంపెడెన్స్ కాబట్టి ఇక్కడ ఖాళీ స్థలం యొక్క ఇంపెడెన్స్ దీని విలువ 377 మరియు z హేట్ ఉంది కాబట్టి ఇది నా E ఇది నా H ఇప్పుడు దీన్ని వ్రాయడానికి మరొక మార్గం ఉంది ఇది E పొందడానికి మరొక మార్గం నా ఉద్దేశ్యం ఏమిటంటే H పొందడానికి అసలు మార్గం ⛛X కర్ల్ of E తీసుకోవాలి మరియు నేను ఇప్పుడు తీసుకుంటాను కాబట్టి నేను ఈ సమీకరణాన్ని సులభతరం చేసినప్పుడు ఒకే ఒక పదం మాత్రమే మిగిలి ఉంది అది ఇది సాధారణ 1D వేవ్ సమీకరణం దీన్ని ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ నుండి మనం ఏమి వ్రాయగలము ఇది అంతటా ఉన్నట్లు మనం చూడవచ్చు కాబట్టి మనం దానిని స్కేలార్ సమీకరణంగా మార్చవచ్చు మీరు ఏమి పొందుతారు కాబట్టి ఈ సమీకరణం ఎక్కడ చెల్లుతుంది అని నేను మిమ్మల్నిఅడుగుతున్నాను ఇది ప్రతిచోటా చెల్లుతుంది ఏదైనా x అనే బిందువు తీసుకున్నా ఈ సమీకరణం చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే ప్రాథమికంగా ఇది నాకు E మరియు H మధ్య సంబంధాన్ని తెలియజేస్తోంది మీరు ఈ సమీకరణం యొక్క ప్రాథమిక అర్థాన్ని పరిశీలిస్తే E నుండి H నిష్పత్తి ఉండాలి ఇప్పుడు ఇది వాస్తవానికి బౌండరీ కండిషన్గా మారుతుంది ఎందుకంటే ఖాళీ స్థలంలో కాకుండా ఇప్పుడు తరంగ సమీకరణానికి పరిష్కారంగా వేవ్ ఈక్వేషన్ను పొందాలనుకుంటున్నాను అని చెప్పండి కానీ ఇక్కడ ఒక గ్లాస్ బ్లాక్ని చెప్పనివ్వండి నా అల ఇలా ప్రయాణిస్తోంది అందులో కొన్ని ప్రతిబింబిస్తాయి కొన్ని బహుళ ప్రతిబింబం ద్వారా వెళతాయి ఏదో ఒకటి బయటకు వస్తుంది మరియు నేను ఈ సంఖ్యాపరంగా సరైనదాన్ని పరిష్కరించాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పేది నా కంప్యూటేషనల్ డొమైన్ యొక్క ముగింపులుగా చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ వ్రాసిన ఈ సమీకరణం ఇది ఈ సమయంలో కూడా చెల్లుతుంది మరియు ఈ సమయంలో కూడా సరైనది కాబట్టి ఇది వాస్తవానికి ఉంది అవును ఇది మన బౌండరీ కండిషన్ ఇది ఒక బౌండరీ కండిషన్ సరే ఇప్పుడు మీరు చూసారు మునుపటి కోర్సులలో మీరు డిరిచ్లెట్ బౌండరీ కండిషన్ డిరిచ్లెట్ బౌండరీ కండిషన్ ఏమి చెబుతుంది డిరిచ్లెట్ బౌండరీ కండిషన్ అంటే ఏమిటి విద్యార్థి ఇది స్థిరాంకం అవును స్థిరాంకం కాబట్టి ఇతర బౌండరీ కండిషన్ ఏమిటి విద్యార్థి న్యూమాన్ న్యూమాన్ అది ఏమిటి ఈ బౌండరీ కండిషన్ ఎలా ఉంది ఇది డిరిచ్లెట్ కాదా ఇది న్యూమాన్ అని మీరు కోరుకుంటే మీరు దీన్ని బౌండరీ వద్ద తిరిగి వ్రాయవచ్చు ఇది న్యూమాన్ బౌండరీ కండిషన్ కాదా న్యూమాన్ బౌండరీ కండిషన్ అంటే ఈ పదం స్థిరంగా ఉంటుందని అర్థం కానీ నేను దీనిని డిరిచ్లెట్ బౌండరీ కండిషన్ అని కూడా పిలుస్తాను ఎందుకంటే నేను ఈ పదాన్ని చూస్తే కాబట్టి వాస్తవానికి ఇది రెండింటిలో ఏదీ కాదు ఇది మూడవ రకమైన బౌండరీ కండిషన్ దీనిని రాబిన్ బౌండరీ కండిషన్ అని పిలుస్తారు కొంతమంది దీనిని ఇంపెడెన్స్ బౌండరీ కండిషన్ అని పిలుస్తారు మరియు మరొక వర్గం ప్రజలు దీనిని వేరే పేరుతో పిలుస్తారు విద్యార్థి సోమర్ఫెల్డ్ అవును సోమర్ఫెల్డ్కి చాలా పేర్లు ఉన్నాయి కొంతమంది దీనిని రేడియేషన్ బౌండరీ అని పిలుస్తారు మరియు ప్రతి సంఘం ఈ బౌండరీ కండిషన్ ని మళ్లీ కనుగొంది మరియు దానికి వారి పేరును ఇస్తుంది కాబట్టి సర్క్యూట్వాడే ప్రజలు క్వాలిటీ ఇంపెడెన్స్ బౌండరీ కండిషన్ స్కాటరింగ్ ఉపయోగించే ప్రజలు దీనిని రేడియేషన్ బౌండరీ కండిషన్ అని పిలుస్తారు కాబట్టి ఆలోచన ఏమిటంటే మీరు ఫంక్షన్ యొక్క లీనియర్ కలయికను కలిగి ఉండటం మరియు దాని ఉత్పన్నం 0కి సెట్ చేయబడినందున ఆలోచన కాబట్టి సాధారణంగా ఇది ఏమిటి ఇది మనకు ఉన్న ఒక రకమైన బౌండరీ కండిషన్ కాబట్టి మీరు దీన్ని బలహీనమైన రూపంలో గుర్తుచేసుకుంటే ఎండ్ పాయింట్ల పదానికి ఉందని మీరు గమనించవచ్చు అందుకే ఇది ఉపయోగకరంగా ఉంటుంది నేను దీన్ని ఇతర పదం పరంగా ప్రత్యామ్నాయం చేస్తాను ఇది ఎలా సరళీకరణకు దారితీస్తుందో చూద్దాం కాబట్టి మనం FEM ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి ఈ సమీకరణాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడం కొనసాగిస్తాము